అందరికీ నమస్కారం నేను ఐఐటి కాన్పూర్ నుండి జయంత ఛటర్జీ ని మరియు మేము మీతో సమకాలీన ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఈ సేవల నిర్వహణ మరియు సమకాలీన సమస్యల పై మీతో సంభాషిస్తున్నాము ఇది మా పరస్పర చర్య యొక్క నాల్గవ వారం ఇది నాల్గవ వారంలో మొదటి సెషన్ సర్వీస్ విలువ సృష్టి ప్రక్రియలో కస్టమర్ సహకరించడం ద్వారా సహ సృష్టి ద్వారా కొత్త సర్వీస్ యొక్క సృష్టి గురించి మేము గత రెండు సెషన్లు గా చర్చిస్తున్నట్లు మీరు గుర్తుచేసుకోండి కాబట్టి మనము క్రొత్త సర్వీస్ సృష్టిని చూస్తున్నాము పట్టణంలో నిలువు తోటపని సర్వీస్ లేదా చెత్త నుండి తయారు చేసిన ఆభరణాలు సర్వీస్ స్థాయి మెరుగుదలగా రాగ్ పికర్స్ కోసం ఆదాయ స్థాయి మెరుగుదల గురించి మేము మాట్లాడినట్లు మీరు గుర్తుచేసుకోండి ఈ సెషన్ మరియు తదుపరి సెషన్లో ప్రక్రియ మరియు కార్యకలాపాల పరంగా కొత్త సర్వీస్ సృష్టిని మరింత పరిశీలిస్తాము కాబట్టి ఇంతకు ముందు మేము సంభావిత స్థాయిలో వ్యూహాత్మక స్థాయిలో చర్చించాము ఇప్పుడు మేము కార్యాచరణ స్థాయిలో కొత్త సర్వీస్ సృష్టి గురించి చర్చిస్తాము కొత్త సర్వీస్ సృష్టి సిబ్బంది విస్తరణ ఉపాధి పరిమాణం సౌకర్యాల స్థానం సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలు వంటి లోతైన కార్యాచరణ సమస్యలు ఉంటాయి కానీ ఈ రెండు సెషన్లలో మేము ప్రవాహం మరియు ప్రాసెస్ బ్లూ ప్రింట్ మరియు ఇప్పటికే ఉన్న బ్లూ ప్రింట్ల ను అధ్యయనం చేయడం ద్వారా కొత్త సేవలను సృష్టించడంపై ఎక్కువ దృష్టి పెడతాము కాబట్టి సర్వీస్ వ్యవస్థలు పరికరాలు సాంకేతికత మానవ వనరులు సౌకర్యాలలో మోహరించబడతాయి ఉత్పత్తి సేవకు సంబంధించిన కొన్ని జాబితా ఉంటుంది మరియు ఈ బ్లాక్ల మధ్య పరస్పర చర్యల ద్వారా వీటిలో ప్రతిదానితో పరస్పర చర్యల ద్వారా ఇది వరుస దశల ద్వారా లింక్ అవుతుంది మీరు గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది చివరి సెషన్ నుండి కొనసాగింపుగా వస్తుంది కస్టమర్ ఇప్పుడు స్వీకరించే వారీగా మాత్రమే కాకుండా ఇప్పుడు సృష్టించే వారీగా ఉన్నారు కాబట్టి డిజైనర్లు ఇన్పుట్ చేస్తున్నట్లుగా సరఫరాదారులు ఇన్పుట్ చేస్తున్నట్లుగా కస్టమర్లు కూడా ఇన్పుట్ చేస్తున్నారు ఆర్ డిR D వ్యక్తులు కూడా ఇన్పుట్ చేస్తున్నారు కస్టమర్లు ఈ వైపు సృజనాత్మక వైపుగా పాల్గొంటున్నారు ఆపై ఈ బ్లాకుల పరస్పర చర్య ద్వారా ఈ వివిధ దశల ద్వారా కస్టమర్ అంతిమ ఉత్పత్తిని స్వీకరిస్తున్నాడు కాబట్టి ఈ రేఖాచిత్రాన్ని పూర్తగా గమనించినట్లైతే ఇది కస్టమర్తో ప్రారంభమై కస్టమర్తోనే ముగుస్తుంది మేము ఇంతకుముందు కూడా చర్చించాము సాధారణంగా మేము ఈ సర్వీస్ బ్లూ ప్రింట్ను చూసినప్పుడు దానిని రెండు దశలుగా విభజిస్తాము ముందు వైపు ముందు దశ అని పిలుస్తారు ఇది ఇంటి వెనుక భాగం కాబట్టి కస్టమర్ వస్తారు కస్టమర్ల ప్రవేశం కొంత ఆలస్యం ఉంటుంది ఇది రిసెప్షన్ కావచ్చు ఇది టేబుల్ బుకింగ్ వ్యవస్థ కావచ్చు ఇది టికెట్ బుకింగ్ వ్యవస్థ కావచ్చు ఏమైనా కావచ్చు ఆపై కస్టమర్ ఈ దశల ద్వారా వెళ్తాడు మరియు కస్టమర్ నిష్క్రమిస్తాడు ఇది సర్వీస్ ద్వారా ప్రక్రియ ప్రవాహాన్ని చూసే సాంప్రదాయ మార్గం ఈ సరళమైన రేఖాచిత్రాన్ని విశదీకరించవచ్చు మీరు ఈ రేఖాచిత్రాన్ని ఇంతకు ముందు చూశారు ఇది రెస్టారెంట్ యొక్క సర్వీస్ బ్లూ ప్రింట్ కాబట్టి మనకు ఈ దృశ్యమానత ఉంది కస్టమర్ల ప్రవేశం నుండి వివిధ ప్రదేశాలకు ఈ మొత్తం ప్రక్రియను కలిగి ఉన్నాము ఇక్కడ ఆర్డరింగ్ ఉంది ఆహారం మరియు ఆహారాన్ని స్వీకరించడం మరియు వినియోగదారులు నిష్క్రమిస్తారు మధ్యలో మరియు వెనుక దశలో కిచెన్ అకౌంటింగ్ కంప్యూటర్ సిస్టమ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లో మంచి అనుభవాన్ని ఇవ్వడానికి బ్యాక్ ఎండ్లో అవసరమవుతాయి కలిసి పనిచేయడానికి ఈ మొత్తం విషయం అవసరం ఇంతకుముందు మేము సర్వక్షన్ సిస్టమ్ లేదా ప్రొడక్ట్ సర్వీస్ ఇంటిగ్రల్ సిస్టమ్ గురించి చర్చించినప్పుడు మనము ఈ బ్లూ ప్రింట్ను చూశాము కానీ ఈ రోజు నేను మీకు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది మీకు ఇలాంటి కొన్ని టెంప్లేట్లను అందించడం కాబట్టి మీరు ఈ రెండు సెషన్ల కోసం ఈ వారపు పనుల కోసం ఒక అసైన్మెంట్గా అధ్యయనం చేయాల్సిన సేవలకు సాధారణ బ్లూ ప్రింట్ లను అభివృద్ధి చేయవచ్చు కాబట్టి నేను మీకు మరింత వివరమైన టెంప్లేట్ ను అందిస్తున్నాను అందువల్ల మరింత క్లిష్టమైన బ్లూ ప్రింట్ ను అభివృద్ధి చేయడానికి ఇది సరిపోతుంది మీరు ఈ టెంప్లేట్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకొని మీ అసైన్మెంట్ కోసం ఉపయోగించవచ్చు ఆపై ఫోరమ్లోకి అప్లోడ్ చేయండి ఈ కోర్సును అతిశయోక్తిగా మార్చడానికి మీ అందరి నుండి విస్తృత భాగస్వామ్యం చాలా ముఖ్యం నేను మీతో మాట్లాడటం మరియు మీరు మా మాటలు వినడం మరియు గమనికలు తీసుకోవడం లేదా ఉపన్యాసం డౌన్లోడ్ చేయడం మరియు మళ్ళీ చూడటం సంతృప్తికరంగా ఉండదు మేము అప్పుడు పాత విధానాలలో ఉంటాము అక్కడ నేను ఒక వేదికపై విజ్ఞత గల వాడిలా ప్రవర్తిస్తున్నాను సర్వీస్ నిర్వహణ పరిజ్ఞానానికి సహకారిగా ఉండాలని మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను కాబట్టి మీ లోపాలు మీ అనుభవాలు మీ పరిశీలనలు ఒకదానికొకటి సుసంపన్నం చేయగలవు మరియు మీ అందరి నుండి నేను నేర్చుకోగలను కాబట్టి మీ అందరి సహకారంతో ఫోరమ్ను సజీవంగా మార్చాలని కోరుకుంటున్నాను అద్భుతమైన మెటీరియల్ని అందించినందుకు మీ అందరికీ నేను ఇప్పటికే చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా భవిష్యత్ ఉపన్యాసాలలో మీరు అందించిన వాటిలో కొన్ని అధిక నాణ్యత గల ఇన్పుట్ లను మీతో పంచుకుంటాను కానీ మీలో చాలామంది ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అందుకే నేను ఈ టెంప్లేట్లను అందిస్తున్నాను కాబట్టి మీరు దృశ్యమానం చేయడం సులభం అవుతుంది మరియు ఈ రకమైన మరింత వివరణాత్మక బ్లూ ప్రింట్ లను అభివృద్ధి చేయండి ఇప్పుడు బ్లూ ప్రింట్ ప్రాసెస్ స్పష్టమైన డెలివరీలు మరియు స్పష్టమైన మద్దతుపై మాత్రమే దృష్టి పెడుతుంది లేదా అనుబంధ సేవలను మెరుగుపరుస్తుంది కాబట్టి ప్రధాన సర్వీస్ ఏమిటంటే ఆహారం మరియు పానీయాల సరఫరా మేము ఆ సర్వీస్ యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించాము కాబట్టి ప్రధానమైనది ఆహారం మరియు పానీయాల సర్వీస్ దాని చుట్టూ ఇవన్నీ మెను అయినా బిల్లు అయినా సలహాల గురించి స్టీవార్డ్తో పరస్పర చర్య ఇవన్నీ మెరుగుపరచడం మరియు సేవలు మరియు అనుబంధ సౌకర్యాల సేవలు మెరుగుపరచడం ఉంటాయి కానీ మేము కొంచెం వెనుకకు వెళ్ళాలి కాబట్టి మేము ఇంతకుముందు ఈ రెండు బ్లాకులను చూస్తున్నాము నా పాయింటర్ను గుర్తించండి కొంతవరకు మేము సర్వీస్ కాన్సెప్ట్ జనరేషన్ గురించి మరియు కొత్త సర్వీస్ కాన్సెప్ట్ జనరేషన్లో కస్టమర్ యొక్క పాత్ర గురించి గత వారం చర్చించాము కానీ సర్వీస్ వ్యూహం మరియు సర్వీస్ భావన మధ్య ఏదో సహసంబంధం ఉంది ఇక్కడ క్లుప్తంగా సమీక్షిద్దాం కాబట్టి సర్వీస్ భావన అనేది కస్టమర్ సంతృప్తి నమూనాలను చూసినప్పుడు కస్టమర్ను సంతృప్తిపరిచే ఖచ్చితమైన ప్రమాణాలపై దృష్టి పెడుతుంది మేము సర్వీస్ భావనల యొక్క ముఖ్య అంశాలను పరిశీలిస్తాము సర్వీస్ కంటెంట్ ద్వారా సాధారణంగా వేర్వేరు సర్వీస్ బ్లాకుల మెను అవి అందించబడుతున్నాయి మరియు సర్వీస్ శైలి అది ఎలా పంపిణీ చేయబడుతుందో చూస్తాము ఏదేమైనా ఇవన్నీ మీరు సులభంగా శోధించగల మరియు ఎక్కువ డేటాను పొందగల పరిభాషలు సర్వీస్ భావన అందువల్ల ఈ నాలుగు భాగాల ఆపరేషన్ అనుభవము ఫలితాన్ని అందించిన విలువపై ప్రభావితం చేస్తుంది సర్వీస్ కంటెంట్ అనేది కస్టమర్ కి సర్వీస్ ని అందించే ప్రక్రియ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ కొన్ని పాయింట్ లని అనుసరించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది కాబట్టి ఇవి టచ్ పాయింట్స్ మేము వీటిని ఇంతకుముందు సూచించాము ఇవి సర్వీస్ ఉద్యోగులకు నిర్ణయం తీసుకునే విచక్షణ పాయింట్లు కాబట్టి మీ టచ్ పాయింట్ల వద్ద విచక్షణా శక్తిని కలిగి ఉండటానికి మీ ఉద్యోగులకు అధికారం మీ సిస్టమ్ ఇస్తుంది కొన్నిసార్లు ఇవి కూడా ఈ పాయింట్లు తో సమానంగా ఉంటాయి ఇక్కడ కస్టమర్ వేచి ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పటికే ఉన్న సర్వీస్ ను ఎలా అర్థం చేసుకున్నారు మరియు ఇది ఎలా నిర్మాణాత్మకంగా ఉంది మరియు దాని యొక్క భాగం ఎలా ఉంది అని అర్ధం చేసుకున్నారు ఇప్పుడు క్రొత్త సర్వీస్ లకు మూలాలు ఉండవచ్చు సర్వీస్ పరిశ్రమ విషయంలో అన్సాఫ్ మ్యాట్రిక్స్ స్వీకరించడం ద్వారా దీనిని బాగా వివరించవచ్చు ఇగోర్ అన్సాఫ్ చాలా సరళమైన కానీ చాలా ఉపయోగకరమైన 2 x 2 మ్యాట్రిక్స్ ను అందించారు మేము దీనిని ES NS మరియు EC NC అని పిలుస్తాము సర్వీస్ పరిశ్రమ లో ఇగోర్ అన్సాఫ్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఇప్పటికే ఉన్న సర్వీస్ కొత్త సర్వీస్ ఇప్పటికే ఉన్న కస్టమర్ కొత్త కస్టమర్ కోసం ఇది స్వీకరించబడింది కాబట్టి అన్ని వ్యాపారాలు ఏ సమయంలోనైనా ఇక్కడ ఉన్నాయి ఇప్పటికే ఉన్న సర్వీస్ ప్రస్తుత వినియోగదారులకు అందిస్తాము కాబట్టి ఈ మూడు విధాలుగా కొత్త సర్వీస్ లను సృష్టించవచ్చు ఇది ఇప్పటికే ఉన్న సర్వీస్ కావచ్చు ప్రస్తుత కస్టమర్కు కొత్త సర్వీస్ ఆఫర్ను అందించడం కావచ్చు కొత్త కస్టమర్కు ఇప్పటికే ఉన్న సర్వీస్ ఆఫర్ ను అందించడం కావచ్చు కాబట్టి ప్రస్తుత కస్టమర్కు క్రొత్త సర్వీస్ మరియు క్రొత్త కస్టమర్కు ఇప్పటికే ఉన్న సర్వీస్ ను అందించడం క్రొత్త కస్టమర్కు ఇప్పటికే ఉన్న సర్వీస్ని అందించడం అంటే ఒక సంస్థ రష్యాలో లేదా ఐరోపాలో మొబైల్ ఫోన్ ఆపరేటర్ను నిర్వహిస్తోంది మరియు వారు భారతదేశానికి వస్తారు అదే మొబైల్ ఫోన్ సేవ వారి సామర్ధ్యం ని తీసుకువస్తారు వారి మౌలిక సదుపాయాల సాంకేతిక పరిజ్ఞానం ఆ సర్వీస్ బ్లాక్లన్ని తీసుకువస్తారు వీటిని బ్లూ ప్రింట్ లో పెట్టగలము ఇది మేము చర్చిస్తున్నాము మరియు భారతదేశంలో కొత్త కస్టమర్ల కోసం దాన్ని అమలు చేయవచ్చు లేదా మీరు భారతదేశంలో ఇప్పటికే ఉన్న కస్టమర్కు కొత్త సర్వీస్ ను అందించవచ్చు కాబట్టి భారతదేశంలో ఇప్పటికే మొబైల్ ఫోన్ కంపెనీ ఉంది మరియు వారు ఇప్పుడు 5 జి నెట్వర్క్ లో ప్రత్యక్ష వీడియోలను ప్రసారం చేయగలరు ఇక్కడ మీరు చేతిలో పట్టుకోగల పరికరాలలో పూర్తి సినిమాని సౌకర్యవంతంగా చూడవచ్చు వాస్తవంగా మంచి వేగం మంచి స్పష్టత మరియు చాలా సహేతుకమైన ధర తో ఇది ఇప్పటికే ఉన్న కస్టమర్కు కొత్త సర్వీస్ గా అందించబడుతుంది సాధారణంగా మేము క్రొత్త సర్వీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఇప్పటికే ఉన్న కస్టమర్లకు క్రొత్తగా ఉంటుంది కాబట్టి ఇది సాంకేతిక లేదా మెరుగైన ప్రక్రియ సమర్పణ లాంటిది లేదా ఇది సర్వీస్ వారీగా ఉంటుంది ఇక్కడ కొత్త సాంకేతిక పరిజ్ఞానం చాలా భిన్నంగా ఉండదు కానీ ఇది మార్కెట్ అభివృద్ధి కార్యకలాపాలకు చెందినది సర్వీస్ మార్కెట్ అభివృద్ధి కార్యకలాపాలు చేస్తుంది కొత్త కస్టమర్ల కోసం ఈ క్రొత్త సర్వీస్ అనేది చాలా సవాలుగా ఉన్న ప్రాంతం క్రొత్త కస్టమర్లకు క్రొత్త సర్వీస్ లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్కు క్రొత్త సర్వీస్ కూడా మానవ అవసరాలను గ్రహించడం ద్వారా ఉత్తేజపరచబడుతుంది ఈ రోజు తగినంతగా నెరవేర్చబడని అవసరాలను సరిగ్గా నెరవేర్చగలదు కాబట్టి ఈ అవసరాన్ని బట్టి అవకాశాన్ని గ్రహించడం క్రొత్త సర్వీస్ అభివృద్ధికి ఒక ప్రారంభ స్థానం కొన్నిసార్లు కొత్త సేవలు ఈ రోజు అభివృద్ధి చెందుతాయి అవి మనుగడ కోసం సామాజిక అవసరాలు మరియు జనాభా సామాజిక అవసరాల పెరుగుదల కోసం తగినంతగా కవర్ చేయబడవు కాబట్టి క్రొత్త సర్వీస్ అభివృద్ధి చక్రం కొంతవరకు ఇలా కనిపిస్తుంది తరువాతి సెషన్లో దీని గురించి మరింత వివరంగా వివరిస్తాము కానీ మీరు ఇప్పుడు ఈ మొత్తం చిత్రాన్ని మిశ్రమ వ్యవస్థల విధానంగా చూడవచ్చు మరియు దాని గురించి ఆలోచించండి మా చర్చ ని రేపు అదే చిత్రం తో ప్రారంభిస్తాము ధన్యవాదాలు